రెండవ వారపు రెండవ భాగానికి స్వాగతం ఇంతకు ముందు విభాగంలో మనం హాప్టిక్స్ ప్రాముఖ్యతను గమనిస్తాము ఇతరులను మనం తాకేటప్పుడు ఎటువంటి సాంకేతిక అడ్డంకులు లేకుండా మనం వారి దగ్గరకు వెళ్లి వారిని ముట్టుకుంటాము కాబట్టి ఈ సామీప్యతను కొన్నిసార్లు పనిచేసే ప్రదేశాలలో ప్రశ్నించే అవకాశం ఉంది కాకపోతే కార్యాలయాలలో స్పర్శ ఒక ఉద్దేశానికి సంబంధించి గాని లేదా రోజువారీ కార్య సంబంధిత సంభాషణ లో గాని భాగంగా ఉంటుంది ఈ సందర్భాల వల్ల స్పర్శ తక్కువ ఇబ్బందిగానూ మరియు కొన్నిసార్లు పరస్పర బంధాలను ఏర్పరుచుకునే ప్రక్రియలో సహాయపడేదిగాను కూడా ఉంటుంది సామాజికంగా మంజూరు చేయబడిన మర్యాదపూర్వక స్పర్శ ప్రవర్తనలు ఇతరులతో సంభాషణలను మొదలుపెట్టడానికి సంకోచాలను అధిగమించడానికి సహాయపడతాయి అదే సమయంలో మనం బృందంలో ఒకరిగా ఆమోదించబడ్డామని మరియు ఇతరులచే గౌరవింపబడుతున్నామనే భావనను కలిగిస్తాయి కొన్నిసార్లు మన భుజం మీద ఒక్క స్పర్శ మన ప్రయత్నాలు సరైన దిశలో వెళుతున్నాయనే విషయాన్ని తెలియజేస్తుంది కాకపోతే ప్రత్యేకించి పరస్పర నైపుణ్యాల లో స్పర్శ యొక్క పాత్రను ముఖ్యంగా పరస్పర సాంస్కృతిక పరిస్థితులలో మరియు వివిధ లింగ సంబంధిత స్థలాలలో ఏర్పాటుచేసిన మరియు చేయని సరిహద్దులు చాలా ముఖ్యమైనవి మరియు పాటించ దగినవి ఎటువంటి స్నేహం లో నైనా లేదా ఎటువంటి కార్యాలయం పర్యావరణం లో నైనా విపరీతమైన స్పర్శ కూడా మనుషుల మనసులో కొన్ని రకాల అనుమానాలను సృష్టిస్తుంది అదే సమయంలో స్పర్శ లేకపోవడం కూడా దూరం యొక్క సంకేతంగా పరిగణింపబడి కార్యాలయ వాతావరణంలో సహాయకారి కాదన్న భావనను తీసుకువస్తుంది మానవ స్పర్స ఎప్పుడూ అనుభవాలను తీవ్రతరం చేస్తుంది చాలాసార్లు వృత్తి సంబంధిత పరిస్థితులలో ఇంకొక వ్యక్తి మనల్ని తాకినపుడు సాధారణంగా సానుకూల అనుభూతి కలుగుతుంది కాకపోతే ఇంతకుముందు మనం గమనించినట్లు సాంస్కృతిక ఇంకా సంస్థాగత పద్ధతులు ముఖ్యమైనవి కనుక సంభాషిస్తున్న వారు ఈ భేదాలను అర్థం చేసుకోవడం అవసరం మనము రెండు రకాల సంస్కృతుల గురించి ఇంతకుముందు చర్చించాము అవి కాంటాక్ట్ కల్చర్ చెందినవారు అధిక స్థాయి ఇంద్రియ ఉపయోగాల తో స్పర్స వల్ల లేక వాసన వల్ల సౌకర్యవంతంగానే అనుభూతి చెందుతారు దీనితో పోలిస్తే నాన్ కాంటాక్ట్ కల్చర్ మీద ఆధారపడి ఉంటుంది నాన్ కాంటాక్ట్ కల్చర్స్ ను పాటిస్తారు ఇక్కడి ఉద్యోగులకు ఇతరులను ముట్టుకోకూడదు అనే నియమాన్ని పెట్టి కేవలం ఒక మర్యాద పూర్వకమైన కరచాలనం మాత్రమే సరిపోతుందని తెలియజేస్తారు సరైన పద్ధతి లో ప్రవర్తించినప్పుడు మానవ స్పర్స సహోద్యోగుల మధ్య సానుకూల అనుభూతిని మరియు దృఢమైన బంధాన్ని ధృవీకరిస్తుంది అలాగే ప్రతికూల భావన నమ్మకాన్ని పోగొట్టి ఇబ్బందులను కలిగిస్తుంది కాంటాక్ట్ సంస్కృతులు మరియు వాతావరణాలలో ఇతరులు మనల్ని స్ప్రుశించినప్పుడు కలిగే ప్రతిస్పందనలు మనం ఇంకొకరిని ముట్టుకున్నప్పుడు వారిలో కలిగే భావనలు ఎన్నో అంశాల మీద ఆధారపడి ఉంటాయి ఇవి ఒక వ్యక్తి యొక్క మనస్థితి మీద స్పర్శించే సమయము యొక్క సందర్భం మీద అదే సమయంలో పనిచేస్తున్న ఉద్యోగి యొక్క సంస్కృతి పరమైన మనోభావాలకు ప్రతీకగా ఉంటాయి ఉదాహరణకు ఫ్రెంచ్ ఉన్నాయి రష్యా ఉన్నాయి పాశ్చాత్య విద్యా నమూనాలను అనుసరించి క్రమంగా ఏర్పడుతున్న సామాజిక మార్పుల వలన కొన్ని ఇతర సంస్కృతులలో స్పర్స యొక్క నిబంధనలలో కూడా మార్పులు జరుగుతున్నవి కాంటాక్ట్ సంస్కృతి లోపల కూడా అనేక భేదాలు ఉన్నాయి మనం ఇంతకుముందే గమనించినట్టు బ్రిటిష్ లో మళ్లీ సాధారణ చేతులు వేయకూడని పద్ధతి బ్రిటిష్ లోకి వెళ్లిన తరువాత కూడా ఈ ప్రవర్తనను కొనసాగిస్తారు ఫ్రాన్స్ లో మగవారు ఒకరి చేతులను ఇంకొకరు పట్టుకోవడం మాట్లాడుతున్నప్పుడు లేక అనధికార సంభాషణలో భుజం మీద చేయి వేయడం మామూలు ఇదేవిధంగా మిడిల్ ఈస్ట్ వ్యక్తి ప్రతి స్పందించకపోవడం చల్లగా ఇంకా అహంకారపూరితంగా అనిపించవచ్చు స్పర్స యొక్క ఉనికి లేదా లేకపోవడం సమాజంలో ఎంతవరకు దాని ఆమోదం అనే విషయాలు వివిధ సామాజిక మరియు సాంస్కృతిక అభివృద్ధిపై ఆధారపడి ఉంటాయి నార్త్ యూరప్ సంస్కృతి ఎంత ప్రబలమైనదంటే ఈ సంఘాల లో పొరపాటున ఎవరికైనా చేయి తగిలినా వారిని క్షమాపణ కోరాల్సిన పరిస్థితి ఎదురవుతుంది మానవ స్పర్శ ఎలా అంతర్జాతీయ గందరగోళాలను సృష్టిస్తుందో 2009 లో వార్తల్లోకెక్కిన ఈ ఆసక్తికరమైన సంఘటన తెలుపుతుంది అమెరికా ప్రవర్తన కట్టుబాట్లకు వ్యతిరేకమైన రాజ నియమాలకు విరుద్ధమైన ఈ కౌగిలింత ప్రపంచ ముఖ్యాంశాలలో చోటు పొందింది కాబట్టి వివిధ దేశాలలో స్పర్శ యొక్క తరచుదనమే కాకుండా స్పర్శ స్థానం మరియు శరీరాన్ని తాకిన ప్రదేశం కూడా చాలా ముఖ్యమైనవి ఉదాహరణకు అరబ్బీలో పెద్దవాళ్ళు రద్దీ ప్రదేశాలలో చిన్న వారిని తాకవచ్చు కానీ అదేవిధంగా చిన్న వారు పెద్ద వాళ్ళని ముట్టుకోవడాన్ని అమర్యాదగా భావిస్తారు అంతర్జాతీయ పరిస్థితులలో కూడా ఈ సాంస్కృతిక విభేదాలను గమనించవచ్చు యు ఎస్ ఏ యొక్క తరచుదనం మరియు అవమానకరమైన సంజ్ఞలను బట్టి కూడా ఉంటాయి చాలా మటుకు పాశ్చాత్య దేశాలలో ప్రత్యేకించి కరచాలనం రూపంలో కొంత స్పర్శ ఆమోదయోగ్యమైనది కాకపోతే కొన్ని సాంప్రదాయబద్ధమైన సంఘాలలో మరియు సంస్కృతులలో ఇప్పటికీ స్పర్శ ను నిరాకరిస్తారు కమ్యూనికేషన్ యొక్క అశాబ్దిక అంశాలపై సంఘాలలో ఎక్కువగా ఈ సామాజిక కట్టుబాట్లను గమనించారు సాధారణంగా జపాన్ సంస్కృతిలో తెలియని వ్యక్తి తో శారీరక స్పర్శ అమర్యాదకరమైనది కాబట్టి వారు ముద్దులను గట్టిగా కౌగిలించుకోవడాన్ని అంతేకాక చనువువైన కరచాలనాన్ని కూడా వ్యతిరేకిస్తారు వారి సంస్కృతి ప్రకారం ఒకరికొకరు ఎదురుపడినప్పుడు వంగి తలవంచుతారు పెద్ద హోదాలో ఉన్న వ్యక్తి తక్కువ తలవంచితే క్రింది హోదాలో ఉన్న వ్యక్తి ఎక్కువగా తల దించుతారు చీనీ సంఘాలలో వారి సాంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ప్రాథమిక నియమాలు ఉంటాయి ఈ వీడియోలో కార్యాలయాలలో స్పర్స యొక్క ఉపయోగాన్ని ఆసక్తికరంగా ప్రతిబింబించారు వ్యాపారాలలో వ్యక్తిగత ఆమోదాన్ని సాధించడానికి స్పర్శ అనేది వేగవంతమైన మార్గం కరచాలనం మీద జరిగిన అధ్యయనం ప్రకారం మీరు షేక్ హ్యాండ్ ఇచ్చిన వ్యక్తి మిమ్మల్ని గుర్తుపెట్టుకోవడానికి రెండింతలు ఆస్కారం ఉంది సైమన్ జె బ్రోన్నెర్ గెలిచినప్పుడు జరిగిన కార్యక్రమాన్ని ప్రేక్షకులకు చూపించారు ప్రతి ఆటగాడు బాస్కెట్ బాల్ అనుభవం కేవలం ఇద్దరి మధ్య స్పర్శ కు సంబంధించిన విషయం మాత్రమే కాదు ఇది మనం ముట్టుకున్న వస్తువులతోనూ మరియు ప్రాణం లేని వస్తువులతో స్పర్శ ద్వారా ఏర్పడే అనుబంధంతోనూ ముడిపడి ఉంటుంది ఆమె "ఈ సాంప్రదాయ హక్కు యొక్క ప్రాముఖ్యత హాప్టిక్ అనుభవం యొక్క ఆత్మాశ్రయ శక్తి మరియు ప్రవర్తనలో కనిపించే వ్యూహాత్మక కళాకృతి యొక్క సంకేత శక్తిపై ఆధారపడి ఉంటుంది" అని వ్యాఖ్యానించారు మన రోజువారీ జీవితంలో వ్యూహాత్మక ఆకృతుల ప్రాముఖ్యతను వివరించారు మన పదజాలంలోకి మరియు భాషా ఉపయోగాల యొక్క విభిన్న కోణాల్లోకి ప్రవేశించిన హాప్టిక్ రియాలిటీ ఉద్దేశంలో ఈ వ్యూహాత్మక రూపకాలు కొంత స్థాయి నిజాన్ని మరియు అవగాహన యొక్క స్పష్టతను సూచిస్తాయి విన్న ప్రతీ విషయాన్ని నమ్మ లేకపోవచ్చుగాని స్పర్స యొక్క ఉపయోగం విద్యకు తండ్రి లాంటిదని మనం గమనించవచ్చు సాధారణంగా మనం దేన్నైనా ముట్టుకున్నప్పుడు లేదా స్పర్స ద్వారా ఒక అనుభూతిని పొందినప్పుడు ఆ పరిస్థితి యొక్క భావం ఇతరుల ద్వారా విన్నవివిధ కధనాల కన్నా స్పష్టంగా అర్థమవుతుంది దాదాపు ప్రపంచపు అన్ని భాషలలోనూ మన రోజువారీ హాప్టిక్ ప్రవర్తన యొక్క ఈ అంశాలను మరల గమనిస్తాము అనుభవాల ప్రపంచంలో హాప్టిక్ సంకేతాలకు ముఖ్యమైన అర్ధాలు కలవు ప్రతి స్థితిలోనూ మానవ స్పర్స చాలా ముఖ్యం ఉద్యోగ పరిస్థితులలో కూడా ఇది ముఖ్యమే గాని కొంత మధ్యస్థంగా ఉండి ఎదుటివారిని స్ప్రుశించే ముందు కొన్ని జాగ్రత్తలను పాటించడం మరియు ఇంకొకరు మనల్ని తాకినప్పుడు ఆ స్పర్శ యొక్క భావాన్ని విచారించడం వంటివి చేసేముందు కొంత ఆలోచించాలి స్పర్స స్థానం యొక్క భావం విభిన్న సంస్కృతులలో వేరువేరుగా ఉండటాన్ని మనం ఇదివరకే గమనించాము యు ఎస్ ఏ లో స్పర్స చాలావరకూ ఒక వ్యక్తి హోదా పై కూడా ఆధారపడి ఉంటుంది ఈ స్థితి సంబంధిత సోపానక్రమం ప్రకారం వయసులో పెద్దవారు లేదా పెద్ద హోదాలో ఉన్నవారు తమకన్నా వయసులో గాని లేదా హోదా లో గాని చిన్న వారిని సునాయాసంగా తాకవచ్చు కానీ చిన్న వయసు వారు లేదా తక్కువ హోదా కలవారు ఎటువంటి పరిస్థితుల్లోనూ పై వారిని మొదట ముట్టుకోరు కాబట్టి ఒక కార్యాలయ ఉన్నతాధికారి క్రింద పనిచేసే ఉద్యోగులను తాకవచ్చు గాని ఉద్యోగులు ఎప్పుడూ పై అధికారిని ముట్టుకోరు సమాన స్థితిలో ఉన్న ఇద్దరు వ్యక్తులు మాత్రం సామాజికంగా ఆమోదయోగ్యమైన స్పర్స ప్రవర్తనను అనుసరించి ఒకరినొకరు తాకవచ్చు మనం ఇప్పటి వరకూ వివిధ వ్యవస్థలలో ఉండె విభిన్న సాంస్కృతిక తేడాలను గమనించాము ఇప్పుడు హాప్టిక్స్ యొక్క అవగాహనను అనుసరించి లింగ బేధాలను గురించి తెలుసుకుందాము బ్రెండా మేజర్ మీద జరిగిన పరిశోధనల ద్వారా లింగ భేదాల యొక్క ఎన్నో స్థిరమైన నమూనాలు బయటపడ్డాయి చిన్నతనం నుండి మగ పిల్లలతో పోలిస్తే ఆడపిల్లలను ఎక్కువగా ముట్టుకోవడం జరుగుతుందని అదేవిధంగా సంఘంలో ఉండే కట్టుబాట్ల వలన ఎక్కువసార్లు ఆడవారికన్నా మగవారే స్పర్శ విషయంలో చొరవ తీసుకుంటారని ఆమె సూచించారు స్పర్శ ప్రవర్తనలో లింగ భేదాలు సమాజాలలో లింగపాత్రల మీద మొదటి నుండీ ఉండె ముద్ర మీద చాలా దగ్గరగా ఆధారపడి ఉంటాయి ఈ లింగ ఆధారిత నియమాలు మరియు సాధారణీకరణలు స్త్రీలు సాత్వికంగా మానసికంగా ఎదుటి వారిపై ఆధారపడేలా ఉండాలని అదే సమయంలో పురుషులు చురుకుగా స్వతంత్రంగా మానసికంగా బలంగా ఇంకా ఆవేశపూరితంగా కూడా వారి దైనందిన జీవితంలో ఉండవచ్చునని ఆశిస్థాయి ఈ సాధారణీకరణలను పురుషులే కాక ఆశ్చర్యంగా చాలామంది స్త్రీలు కూడా నమ్ముతారు ఇద్దరు ఈ సాధారణీకరణలను బట్టి ఒకరి విషయంలో ఇంకొకరు స్పందిస్తారు ఒకవేళ మన ప్రవర్తన ఈ సాధారణీకరణల పై ఆధారపడి ఉంటే అవి మన పనితీరును నిరోధించడమే కాకుండా ఇతరుల సానుకూల దృక్పధాన్ని కూడా గ్రహించలేకుండా చేస్తాయి కాబట్టి ఇది నా పనిని మాత్రమే పాడు చేయకుండా జట్టులో ఉన్న వివిధ లింగాలకు చెందిన ఇతరుల పనితీరు మీద కూడా ఆంక్షలు విధిస్తుంది సామాజిక సాధారణీకరణల కు సంబంధించి మగవారి పాత్ర చొరవ తీసుకునేది గా అదే ఆడవారి ప్రవర్తన స్పందించేది గా ఉంటుంది ఇతర స్త్రీ పురుష ప్రవర్తనల మధ్య భేదాలు ఈ వైరుధ్యాన్ని అనుసరించి ఉంటాయి ఉదాహరణకు సంస్థ మరియు సమాజం ఈ అన్ని జంటల లోనూ మగవారికి చురుకుతనం ఉండే పాత్ర మరియు స్త్రీలకు నెమ్మదిగా ఉండే పాత్రను ఆపాదించడాన్ని మనం చూడవచ్చు కాబట్టి స్పర్సకు సంబంధించి ఈ లింగ సాధారణీకరణలు పెద్ద హోదాలో ఉండె ఆడవారిని సందిగ్ధంలో పెడతాయి ఆడవారు పెద్ద స్థాయిలో అధికార హోదాలను చేపట్టడం ఈ మధ్యే మొదలయింది కాబట్టి శరీర భాష లో నైపుణ్యాలను తెలుసుకోవడానికి వారికి ఆదర్శప్రాయులు ఎవరు లేరు అందువల్ల వారి కింద పనిచేసే తక్కువస్థాయి మగవారిని తాకితే దాన్ని శక్తి మరియు మద్దతు యొక్క వ్యాఖ్యానంలా తీసుకుంటారో లేదా బలహీనత గాను లేక చంచల స్వభావం గానూ అపార్థం చేసుకుంటారో తెలియక ఇబ్బంది పడుతుంటారు స్పర్స సముచితమైనదో కాదో ఈ వీడియోలో ఆసక్తికరంగా చూపించారు సంభాషణ యొక్క ప్రభావాన్ని పెంచేందుకు అప్పుడప్పుడు స్పర్సను ఉపయోగించాలి మన ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగించి ఉద్యోగ పరిస్థితులలో సరైన ప్రవర్తనను వ్యక్తపరిచే టప్పుడు ఈ క్రింది విషయాలను గుర్తుంచుకోవాలి స్పర్సను తేలికగా మరియు తక్కువగా ఒక సానుకూల అశాబ్దిక సంకేతాన్ని నిరూపించడానికి ఉపయోగించాలి అంతేకాక స్పర్సను కేవలం చేతులకు బాహువులకు భుజాలకు మరియు వీపుకు మాత్రమే పరిమితం చేయాలి స్త్రీలు వేసవికాలంలో వేసుకునే బట్టలు చేతులను మరియు భుజాలను బహిర్గతం చేసే అవకాశం ఉంది కనుక వారిని ముట్టుకున్నప్పుడు ఆ స్పర్స వృత్తిపరమైనది కాకుండా వ్యక్తిగతంగా అనిపించవచ్చు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తలు పాటించడం అవసరం ఎవరినైనా సహాయం కోరుతున్నపుడు వారిని ముట్టుకోవడానికి ప్రయత్నించండి పరిశోధనల ప్రకారం కేవలం ఒక క్షణం లో 140 వ వంతు స్పర్స ఎదుటి వ్యక్తి మనకు సహాయం చేసే అవకాశాన్ని పెంచుతుంది దీన్ని కంప్లైయన్స్ ఎఫెక్ట్ అంటారు చివరిగా స్పర్సను కమ్యూనికేషన్ ప్రక్రియగా వాడవచ్చు ఉదాహరణకు మీరు మాట్లాడుతున్న విషయంలో ముఖ్యమైన అంశం మీద దృష్టి ఉండాలి అని అనుకున్నప్పుడు వింటున్న మనిషి యొక్క భుజాన్ని స్పర్శించండి ఎందుకంటే స్పర్స మనం బలంగా నమ్మే విషయాన్ని తెలపడానికి సహాయపడుతుంది అంతేకాక అది ఉపచేతనంగా మీ విశ్వసనీయతను పెంచుతుంది మీ సంఘం యొక్క సంస్కృతి ప్రకారం ఎంతవరకు స్పర్స ఆమోదయోగ్యమో గమనించడం మొదలు పెట్టండి అది ఎటువంటి స్పర్స మరియు అది అందుకుంటున్న సానుకూల ఇంకా ప్రతికూల స్పందనలను తెలుసుకోండి ఈ చర్చ ఆధారంగా కార్యాలయాలలో హాప్టిక్స్ యొక్క ప్రాముఖ్యత ఏమిటో సునాయాసంగా మనం గమనించవచ్చు ఉద్యోగ ప్రదేశాలలో స్పర్సను పరీక్షించడం చాలా సవాలుతో కూడుకున్న పని ఎందుకంటే కమ్యూనికేషన్ కు సంబంధించి స్పర్స సంక్లిష్టమైన మరియు అస్పష్టమైన అంశం స్పర్సను వ్యాఖ్యానించే విషయంలో సందర్భం అనేది విమర్శనాత్మకంగా ముఖ్యమైనది అంతేకాక స్పర్స సంబంధిత సంభాషణకు కార్యాలయం కొంత ప్రత్యేకమైన అమరిక వేధింపు ఆందోళనల వల్ల చాలామంది అధికారులు తమ కింద పనిచేసే వారిని ఏ విధంగానైనా తాకడానికి భయపడతారు ఈ భయమనే వాతావరణం వలన చాలా సంస్థలు తమ కార్యాలయాలలో స్పర్సను నిషేధించాయి కొన్ని రకాల స్పర్సలను కార్యాలయాలలో సముచిత రీతిలో ఉపయోగించవచ్చు ఉదాహరణకు ప్రోత్సాహానికి భుజం తట్టడం కరచాలనం వంటివి అదే సమయంలో వృత్తిపరమైనవి కానివి అలాగే నేరపూరితమైన అనవసరమైన లేదా భయపెట్టే స్పర్సలు కూడా ఉండే అవకాశం ఉంది ఈ విషయ పరిశోధకుల ప్రకారం ఈ రెండు పరిస్థితులు కార్యాలయాలలో సమానంగా వర్తించేవి మరియు కనిపించేవి పనిచేసే ప్రదేశాలలో స్పర్శను సానుకూల ఫలితాలు రాబట్టుకునేందుకు ఉపయోగించవచ్చు అని పరిశోధకులు సూచించారు ఫుల్లర్ మరియు ఇతర పరిశోధకులు ప్రత్యేకించి ఈ ఆసక్తికరమైన అధ్యయనానికి మద్దతు కలిగారు ఈ అధ్యయనం ప్రకారం అధికారులు ఉద్యోగుల అవగాహనను ప్రభావితం చేసేందుకు స్పర్శను ఉపయోగించవచ్చు అధికారులు ఎవరైతే తరచుగా స్పర్శను ఒక వ్యూహంగా ఉపయోగించారో వారు సామాజికంగా ఉద్యోగుల ఇష్టాలకు సంబంధించి నమ్మకానికి పరస్పర ప్రభావానికి మరియు అధికారసహాయం మీద అవగాహన మీద ఎక్కువ ప్రభావాన్ని చూపించారని పరిశోధకులు కనుగొన్నారు అదే సమయంలో వేరే సందర్భాలలో ఉద్యోగుల మీద స్పర్శ ప్రతికూల ప్రభావాన్ని చూపించటం కూడా వివిధ సంస్థలు పరిశోధనలు మరియు సాక్ష్యాధారాలతో నిరూపించాయి ఈ రోజుల్లో స్పర్స కేవలం మనుషులకు మాత్రమే సంబంధించినది కాదని దీనికి సాంకేతిక పొడిగింపు కూడా ఉన్నదని మనం గమనించవచ్చు అంతేకాక హాప్టిక్స్ తాను వ్రాసిన ఒక వ్యాసంలో ఎన్నో రంగాలలో మానవ అవసరాలకు సంబంధించి ఉత్పత్తి రూపకల్పన వైద్య శిక్షకులు మరియు పునరావాస వ్యవస్థీకరణ కొరకు వివిధ రకాల అనువర్తనాలు విస్తరించడాన్ని గురించి సూచించారు అతను హాప్టిక్స్ లో మూడు రకాల ను కూడా సూచించారు హాప్టిక్స్ అనే పదం వివిధ సందర్భాల కు నియోగించబడినది ఉదాహరణకు కళా చరిత్ర సౌందర్యం మరియు నిర్మాణం ఇంకా చాలాసార్లు అవగాహన మరియు ఇంజనీరింగ్ యొక్క మనస్తత్వశాస్త్రం మనిషి నిర్వహణ మానవవనరుల కొరకు ఉపయోగించడమైనది పెరుగుతున్న బహుళ విభాగ పరిశోధనల వలన స్పర్స అనే కళను సాంకేతిక కొలమానాల ద్వారా తెలుసుకునే అవకాశం పెరుగుతున్నది అతను హాప్టిక్స్ ఆధారపడి ఉంటుంది కాబట్టి హాప్టిక్స్ గురించి చర్చిద్దాము ధన్యవాదములు